కీవర్డ్లు ఎర్రర్ ఓవర్షూట్ డీకే నిష్పత్తి స్టెప్ మార్పు ఆసిలేషన్ లు స్టెప్ రెస్పాన్స్ ఇంటిగ్రల్ స్క్వేర్ ఎర్రర్ శుభోదయం ఇది చాలా సరళమైన పనులు చేయుటకు మార్గం మరియు చాలా తరచుగా ఇటు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది ప్రజలు తమ మోడల్ ప్రవర్తనను సరిగ్గా ఇలా వ్యక్తపరచలేకపోవచ్చు లేదా రిఫరెన్స్ మోడల్ ఇవ్వలేకపోవచ్చు కాబట్టి అంత సులభమైన విధానం ఎల్లప్పుడూ వర్తించకపోవచ్చు కాని ప్రజలు ఏమి చేస్తారు అంటే వారు పూర్తి రిఫరెన్స్ మోడల్ను పేర్కొనడం కంటే నిర్దిష్ట మైన మోడల్ ని పేర్కొంటారు వారు తరచూ ఆ రిఫరెన్స్ మోడల్ యొక్క ప్రవర్తనా పారామితులను పేర్కొంటారు ఉదాహరణకు క్లోజ్డ్ లూప్ మోడల్ యొక్క స్టెప్ రెస్పాన్స్ లో నాకు ఓవర్షూట్ కావాలని వారు పేర్కొనవచ్చు ఇది సాధారణంగా ఏదో ఒక దానికంటే తక్కువగా పేర్కొనబడింది బహుశా నాకు పది శాతం కంటే తక్కువ ఓవర్షూట్ కావాలి లేదా నేను చాలా సెకన్లు లేదా నిమిషాల రైస్ టైం కంటే తక్కువ కావాలని మీరు చెప్పవచ్చు అంటే నేను స్టెప్ చేంజ్ చేస్తే అది త్వరగా ఆ విలువ వరకు రైస్ అవుతుంది నాకు సెట్లింగ్ టైం కంటే తక్కువ కావాలని మీరు అనవచ్చు అంటే సెట్లింగ్ టైం తరువాత దాదాపు జీరో ఎర్రర్ ఉంటుంది లేదా కొన్నిసార్లు నేను కొంత మొత్తంలో డికే నిష్పత్తిని కోరుకుంటున్నాను అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు డికే నిష్పత్తి అంటే ఏమిటి డికే నిష్పత్తి ఏమిటంటే మీకు స్టెప్ రెస్పాన్స్ ఉంటే విలక్షణమైన స్టెప్ రెస్పాన్స్ క్లోజ్డ్ లూప్ ప్లాంట్లు అన్ డెంప్డ్ రెస్పాన్స్ ను ప్రదర్శితుంది కాబట్టి మన అవసరాలు ఓవర్షూట్ నిబంధనల ఆధారంగా ఉండవచ్చు ఇది మొదటిది ఇది పది శాతం నుండి తొంభై శాతం రైస్ టైం మీద ఆధారపడి ఉండవచ్చుఅదే ఈ సమయం ఇది సెట్లింగ్ టైం మీద ఆధారపడి ఉండవచ్చు అదే ఈ సమయం లేదా ఇది డికే నిష్పత్తిపై ఆధారపడి ఉండవచ్చు ఇది మొదటి ఓవర్షూట్ కు మరియు రెండవ ఓవర్షూట్ కు మధ్య నిష్పత్తి అని చెప్పవచ్చు ఇది దీని ద్వారా భాగించబడింది రెండవ ఓవర్షూట్ ను మొదటి ఓవర్షూట్ తో భాగించాలి ఇప్పుడు డికే నిష్పత్తి చిన్నదైతే మీకు మొదటి ఓవర్షూట్ ఉన్నప్పటికీ అది పెద్దదిగా ఉంటుంది కానీ అది త్వరగా తగ్గుతుంది కాబట్టి రెండవ దాని నుండి మొదటి దానికి నిష్పత్తి మీకు 25 అవసరమైతే అది నాల్గవ వంతు అవుతుంది మూడవ దానినుండి రెండవ దానికి మళ్ళీ నాల్గవ వంతు అవుతుంది అంటే మీ ఎర్రర్ వేగంగా సున్నాకి మారుతుంది కాబట్టి ఒక కోణంలో ఇది మంచిది కాబట్టి ఇలాంటివి తరచుగా అవసరమని మీరు చూస్తారు లేకపోతే వివిధ ఇతర నియంత్రిక రూపకల్పనలలో స్టెబిలిటీ అనేది ఒక పరిశీలన మరియు మనకు బాగా తెలిసిన గెయిన్ మార్జిన్లు లు మరియు ఫేస్ మార్జిన్లు ఉన్నాయి ఇవి ప్రాథమికంగా రక్షణలు ఈ ప్రక్రియ కొద్దిగా మారినా లేదా మొత్తం లూప్ ఫేస్ మారినా లూప్ ఆసిలేట్ అవ్వదు ఎందుకంటే మనం నియంత్రికలను లెక్కించబోయే ప్రాసెస్ మోడల్స్ ఖచ్చితమైనవి కావు కాబట్టి ఇవి కంట్రోలర్ సెట్టింగుల రూపకల్పనలో తరచుగా పరిగణించబడే కొన్ని సాధారణ రెస్పాన్స్ పారామితులు మరియు స్టెబిలిటీ పారామితులు కాబట్టి ఒక ఉదాహరణ ఎలా ఉంటుందో చూద్దాం ఉదాహరణకు నా దగ్గర KP బై వన్ ప్లస్ STP అనే ఒక ప్లాంట్ ఉందని అనుకుందాం నేను చాలా సరళమైన ఉదాహరణలను పరిశీలిస్తున్నాను మీకు మరింత క్లిష్టమైన ఉదాహరణలు ఉంటే పరిష్కార ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతుంది మరియు పరిష్కరించడానికి మీకు సంఖ్యా విధానాలు అవసరమవుతాయి కానీ సారాంశం ఏమిటంటే పద్ధతి ఒకటే అవుతుంది మరియు నేను PI కంట్రోలర్ను పరిశీలిస్తున్నానని అనుకుందాం నేను ఇప్పటికే PI కంట్రోలర్ను ఎంచుకున్నాను మరియు నేను KC మరియు Ti యొక్క విలువను సెట్ చేయాలనుకుంటున్నాను నా ప్రమాణం క్వార్టర్ డికే రేషియో అని అనుకుందాం అంటే రెండవ ఓవర్షూట్ కు మరియు మొదటి ఓవర్షూట్కు మధ్య నిష్పత్తి 0 25 గా ఉంటుంది కాబట్టి డికే నిష్పత్తి వాస్తవానికి ఈ ఫార్ములా ద్వారా ఇవ్వబడింది కాబట్టి ఈ విలువ 0 25 కన్నా తక్కువగా ఉండాలి అంటే డికే నిష్పత్తి యొక్క లాగ్ మేము ఈ వైపు లాగ్ తీసుకోవచ్చు అని చెప్పడం ద్వారా పరిష్కారాల విషయాలను సరళీకృతం చేయవచ్చు మనం ఈ వైపు లాగ్ తీసుకోవచ్చు కాబట్టి డికే నిష్పత్తి యొక్క ln సుమారు సమానంగా ఉంటుంది ఇది పోయింది తరువాత దీనికి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఇది నేను నాల్గవ వంతుకు సమానంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇది ln 14 కు సమానంగా మారుతుంది ఇప్పుడు విలువ ఎలా ఉండాలి కాబట్టి నేను తప్పనిసరిగా కనుగొనవలసింది ఈ ζ విలువ ఈ ఫంక్షన్ ln 14 కన్నా తక్కువగా ఉంటుందని అని ఇప్పుడు ζ ఏంటి నేను GGc 1 GGc ను లెక్కించస్తే అప్పుడు నేను డినామినేటర్ లో S2 2ζ ωnS ωn2 రూపంలో కొన్ని పారామితులను పొందుతాను కాబట్టి ωn కూడా ఈ పారామితుల యొక్క ఫంక్షన్ మరియు ζ ఈ పారామితుల యొక్క మరొక ఫంక్షన్ కాబట్టి ఈ ζ అనేది Kc మరియు Ti యొక్క ఒక ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం చెప్పుకునేదేంటంటే మీరు దీనిని చివరకు పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఇది ఒక రకమైన సమీకరణంగా మారుతుంది మనకు f ఫంక్షన్ KCTi గా సమీకరణం లభిస్తుంది మరియు ఇది ln 14 కు సమానం కాబట్టి ఇప్పుడు మనకు ఒక సమీకరణం వచ్చింది కాని మనం రెండు పారామితులను కనుగొనాలి కాబట్టి స్పష్టంగా మనం ప్రత్యేకమైన పరిష్కారాన్ని కనుగొనలేము వాస్తవానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి దీని అర్థం మనకు కొన్ని ఇతర ప్రమాణాలను కలిగి ఉండవలసిన ప్రత్యేకమైన పరిష్కారాలను కనుగొనగలుగుతాము కాబట్టి మనం అదనంగా పరిగణనలోకి తీసుకుంటే వాస్తవానికి కొన్ని ఇతర ప్రమాణాలకు అనుగుణంగా ఉండగలము కాబట్టి KC ని నిర్ణయించడానికి మనకు మరొక ప్రమాణం అవసరం మరియు నన్ను క్షమించండి కాబట్టి నేను మరొక ప్రమాణాన్ని అర్ధం చేసుకుంటే నేను వివిధ రకాల ప్రమాణాలను ఉపయోగించగలనని అనుకుందాం ఉదాహరణకు నేను అతి చిన్న ఓవర్షూట్ ని ఒక ప్రమాణం గా ఎంచుకోగలిగితే T1 కి ఇచ్చిన విలువకుఇది కనీస ఓవర్షూట్ను ఇచ్చే విధంగా KC యొక్క విలువను నేను ఎంచుకుంటాను కాబట్టి ఓవర్షూట్లు వేగంగా క్షీణించాలని కోరుకోవడం మాత్రమే కాకుండా మొదటి ఓవర్షూట్ చిన్నదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తద్వారా నాకు సెట్లింగ్ టైం మరింత తక్కువగా వస్తుంది నేను అలా చేయాలనుకుంటే నేను ఓవర్షూట్ ఫంక్షన్ను తీసుకుంటాను ఆపై నేను దానిని Kcకి సంబంధించి డిఫరెన్షియేట్ చేస్తాను మరియు దానిని సున్నాకి సమానం చేస్తాను అది నాకు మరొక సమీకరణాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు రెండు సమీకరణాలు ఉన్నాయి మరియు నాకు రెండు అన్నోన్ లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను KC మరియు TI లను పరిష్కరించగలను కాబట్టి ఇది తప్పనిసరిగా క్లోజ్డ్ లూప్ ఫంక్షన్ యొక్క లక్షణాలను పేర్కొంటుంది తరువాత వాటిని అన్నోన్ ల పరంగా వ్యక్తీకరిస్తుంది అంటే గెయిన్ PID సెట్టింగ్ యొక్క వివిధ టైం లు మరియు తరువాత ఆ సమీకరణాలను పరిష్కరించడం ఇది అవసరమైన విధానం కాబట్టి ఇవి ప్రత్యక్ష పరిష్కార విధానాలు మరియు ఈ రకమైన ఓవర్షూట్ పరంగా లేదా సమయం పరంగా లేదా డికే నిష్పత్తి పరంగా మనం వాటిని పరిష్కరించుకోవడం ఎల్లప్పుడూ చేయలేమని చూస్తాము మనకు నియంత్రణ పారామితి పనితీరును పేర్కొనడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి మరియు ముఖ్యంగా సంఖ్యాపరంగా మనం వివిధ పారామితులను పరిష్కరించుకోవాలి ఇది సాధారణంగా కాదు అటువంటి సందర్భాల్లో మనం వాటిని విశ్లేషణాత్మకంగా పరిష్కరించలేము కొన్ని అరుదైన సందర్భాలను అంగీకరిస్తే ఉదాహరణకు మనం ఇంటిగ్రల్ స్క్వేర్ ఎర్రర్ ని ఎంచుకోవచ్చు అనగా ఒక స్టెప్ రెస్పాన్స్ ఏర్పడిన తర్వాత ఎర్రర్ ఉంటుంది కాబట్టి నేను ఎర్రర్ ని ఇంటిగ్రేట్ చేస్తే చివరికి ఎర్రర్ సున్నా వస్తుంది కాబట్టి నేను ఎర్రర్ ని ఇంటిగ్రేట్ చేస్తే స్క్వేర్ ఆఫ్ ఎర్రర్ అప్పుడు నేను ఈ ఫంక్షన్ యొక్క విలువలను ఎన్నుకోవాలి ఈ ఫంక్షన్ అతి తక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఎందుకు ఇంటిగ్రల్ స్క్వేర్ ఎర్రర్ ని ఎన్నుకోవాలి ఎందుకు క్యూబ్ ఎర్రర్ కాదు ఎందుకు ఎర్రర్ యొక్క పవర్ 4 అవ్వకూడదు సాధారణంగా స్క్వేర్ ఆఫ్ ఎర్రర్ వాస్తవానికి రెండు విషయాల కారణంగా ఎర్రర్ స్క్వేర్ చాలా ప్రాచుర్యం పొందింది మొదటి విషయం ఏమిటంటే స్క్వేర్ ఆఫ్ ఎర్రర్ లో మనం అధిక ఎర్రర్ ల ను భరించ గలుగుతున్నాము అనగా మీరు రెండు ఎర్రర్ లకు పాల్పడితే మీరు నాలుగు ఎర్రర్లకు పాల్పడి న దాని కంటే నాలుగు రెట్లు మంచి దాని మనం చెప్పవచ్చు ఎర్రర్ యొక్క మాగ్నిట్యూడ్ రెట్టింపు అయితే తగ్గించాల్సిన నియంత్రణ పనితీరు ప్రమాణం నాలుగు రెట్లు పెరుగుతుంది ఎర్రర్ యొక్క మాగ్నిట్యూడ్ మూడింతలయితే అది తొమ్మిది రెట్లు పెరుగుతుంది అంటే మనం పెద్ద ఎర్రర్ లలో భారీగా జరిమానా విధిస్తున్నాము కాబట్టి మనం పెద్ద లోపాలను భారీగా జరిమానా విధించాలనుకున్నప్పుడు మనం సాధారణంగా E యొక్క పవర్ లను ఎన్నుకుంటాము మరియు స్క్వేర్ ప్రమాణాలు సాధారణంగా చాలా మంచి పరిష్కార సమీకరణాలకు దారి తీస్తాయి ఎందుకంటే స్క్వేర్ ను డిఫరెన్షియేట్ చేయడం ద్వారా మీరు పరిష్కరించడానికి చాలా తేలికైన సరళ సమీకరణాలను పొందుతారు కానీ కొన్ని కేసులలో నీటి ఉత్సర్గ వ్యవస్థ యొక్క PH నియంత్రణ విషయంలో మనకు ఆసక్తి కలిగి ఉండవచ్చు మరియు అధిక ఎర్రర్ లను ఎక్కువగా జరిమానా విధించటానికి మీకు ఆసక్తి లేకపోతే మనం అబ్సోల్యూట్ ఎర్రర్ యొక్క ఇంటిగ్రల్ ను ఎంచుకోవచ్చు కొన్నిసార్లు మనం మొదట్లో ఎర్రర్ ఉండటమే మంచిది అనుకోవచ్చు కాని ఎర్రర్ కొనసాగకపోతే అటువంటి సందర్భంలో నేను ఇంటిగ్రల్ టైం అబ్సోల్యూట్ ఎర్రర్ అని పిలవబడేదాన్ని ఎన్నుకోగలను కాని స్టెప్ చేంజ్ తర్వాత ఎర్రర్ సంభవించినట్లయితే అది భారీగా జరిమానా విధించబడదని మీరు చూడవచ్చు కాని సమయం ఎక్కువైతే అది సంభవిస్తే అదే మొత్తం ఎర్రర్ మరింత ఎక్కువగా జరిమానా విధించబడుతుంది కాబట్టి మనకు కావలసినది ఏమిటంటే మీరు ఎర్రర్ లను కలిగి ఉండాలనుకుంటే ప్రారంభంలో కూడా పెద్ద ఎర్రర్ లు ఉంటాయి కానీ కొన్ని సమయాల్లో స్టెప్ చేంజ్ తరువాత ఎర్రర్ లు త్వరగా జీరో కి చేరుకుంటాయి కాబట్టి ఎర్రర్ లు ఎక్కువ కాలం ఉండకూడదు కాబట్టి ఇది మనం చెబుతున్నది కాబట్టి ఇది ఇంటిగ్రల్ స్క్వేర్ ఎర్రర్ పెద్ద ఎర్రర్ లను గట్టిగా అణిచివేస్తుందని ఇంటిగ్రల్ అబ్సోల్యూట్ ఎర్రర్ లు చిన్న ఎర్రర్ లకు మంచివి ఎందుకంటే చిన్న ఎర్రర్ లలో e2t మరింత చిన్నదిగా మారుతుంది కాబట్టి చిన్న ఎర్రర్ లు నిషేదించబడవు మరియు ITAE లో మనకు కావలసినది ఏమిటంటే త్వరగా ఎర్రర్ లు కలుస్తాయి కాబట్టి మనం ఎర్రర్ ల యొక్క దీర్ఘకాలిక నిలకడను అణచివేయము కాబట్టి ఎర్రర్ చాలా వరకుపెరగదు కాని అది అంత వేగంగా పడిపోకపోవచ్చు అది కూడా నెమ్మదిగా తక్కువ లెవెల్ కి చేరుకున్నప్పుడు ఇది చాలా కాలం పాటు కొనసాగవచ్చు కాబట్టి మీరు ఇలా జరిగితే మీ పనితీరు ప్రమాణం యొక్క ఎంపిక ను బట్టి మీరు లూప్లో వివిధ రకాల ట్రాన్సియెంట్ పెర్ఫార్మన్స్ ను పొందవచ్చు కాబట్టి వ్యాఖ్యలో కొన్నిసార్లు మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రమాణాలు ఉన్నాయని మనం చెబుతున్నాము కొన్నిసార్లు ప్రమాణం కూడా విరుద్ధంగా ఉండవచ్చు మీరు పెంచాలనుకుంటే మీరు రైస్ టైం ని తగ్గించాలనుకుంటే మీరు సాధారణంగా గెయిన్ లను ఎక్కువగా పెంచాలి మీరు గెయిన్ లను చాలా భారీగా పెంచుకుంటే మీరు చాలా పెద్ద ఓవర్షూట్లను కలిగి ఉంటారు కాబట్టి చిన్న రైస్ టైం మరియు చిన్న ఓవర్షూట్ కలిగి ఉంటారు కాబట్టి మీరు చాలా సందర్భాల్లో రాజీ పడాలి జరిగేది ఏమిటంటే మీ ప్రమాణాలు అసమానత పరంగా పేర్కొనవచ్చు కాబట్టి మీరు నిజంగా మీరు పనిచేయగల ఒక సాధ్యమైన ప్రాంతాన్ని కలిగి ఉన్నారు మరియు చాలా సందర్భాల్లో మీకు సంక్లిష్ట పనితీరు ప్రమాణాలు ఉన్న సంక్లిష్ట ప్రక్రియలు ఉన్నప్పుడు గెయిన్ లను లెక్కించడానికి అధునాతన ఆప్టిమైజేషన్ అల్గారిథమ్లను ఉపయోగించడం కోసం మనకు పెద్ద మొత్తంలో ట్రయల్ మరియు ఎర్రర్ గా సంఖ్యా విచారణ అవసరం కావచ్చు అవి సాధ్యమయ్యే స్పేస్ లో పరామితి యొక్క మంచి విలువ కోసం శోధిస్తాయి మరియు అందువల్ల మీకు సాఫ్ట్వేర్ మరియు వివిధ రకాల ట్యూనింగ్ సాఫ్ట్వేర్ తయారీదారులు అమ్ముతారు ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడినవన్నీ సాధారణంగా మోడల్ రూపాలు అందుబాటులో ఉన్నాయని ఊహిస్తాయి కానీ చాలా సందర్భాల్లో మీరు ఖచ్చితంగా ఒక మోడల్ యొక్క రూపాన్ని పొందలేకపోవచ్చు మరియు మీరు కొన్ని సాధారణ మోడల్ నిర్మాణాన్ని ఉపయోగించి ఈ ప్రక్రియను మోడల్ చేయాలి మరియు కొన్ని ప్రయోగాల ఆధారంగా మీరు నిజంగా ఒక ప్రయోగాన్ని చేసి రెస్పాన్స్ ను చూస్తారు ఆ రెస్పాన్స్ యొక్క కొన్ని లక్షణాలను కొలవాలి మరియు దాని ఆధారంగా మీ నియంత్రికను రూపొందించండి కాబట్టి సాధారణంగా మీరు ఓపెన్ లూప్ రెస్పాన్స్ ఓపెన్ లూప్ ప్రయోగాలు చేయవచ్చు లేదా మీరు క్లోజ్డ్ లూప్ ప్రయోగాలు చేయవచ్చు కాబట్టి మనం ఈ రెండింటిని చూడబోతున్నాం కాబట్టి ఉదాహరణకు ఓపెన్ లూప్ ప్రయోగానికి విలక్షణమైన అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం రియాక్షన్ కర్వ్ మీరు ఓపెన్ లూప్ ప్లాంట్ను తీసుకుంటారు ఇది ఈ ఆకారంలో ఉండటానికి విలక్షణమైనది కానీ ఇది నేరుగా ప్రయోగం ఈ రూపంలో ఉపయోగించబడదు కాబట్టి మీరు స్టెప్ రెస్పాన్స్ ప్రయోగం చేస్తారు అవుట్పుట్ ఓపెన్ లూప్ ప్లాంట్ కోసం ఇలా పెరుగుతుంది కాబట్టి అవుట్పుట్ ఇలా పెరుగుతుంది ఇప్పుడు సంఖ్యాపరంగా మీరు దానిని కనుగొన్నారు సాధారణంగా మీరు ఈ మోడల్ యొక్క స్టెప్ రెస్పాన్స్ ను పరిగణనలోకి తీసుకుంటే ఈ e std పదం కారణంగా ఈ స్టెప్ రెస్పాన్స్ వాస్తవానికి td తర్వాత పెరుగుతుంది మరియు తరువాత ఇది ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ k 1 sT లాగా పెరుగుతుంది కాబట్టి ఈ రేఖ యొక్క స్లోప్ K M గా ఇవ్వబడుతుంది అంటే M K T లేదా T K M కాబట్టి ప్లాంట్ ఈ రూపంలో ఉందని ఊహించుకోండి ఇది వాస్తవానికి చాలా ప్లాంట్ లకు సహేతుకమైన అంచనాతో ఉంటుంది మరియు తరువాత td విలువను ఆపై స్లోప్ M విలువ ను కొలవండి స్లోప్ M మరియు ఫైనల్ సెట్లింగ్ వేల్యూ ఆధారంగా మీకు K విలువను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రయోగం తరువాత ఈ Td ఈ K మరియు ఈ M విలువ మనకి తెలుసు కాబట్టి దీని ఆధారంగా ప్రజలకు వివిధ రకాల అనుభావిక నియమాలు ఉన్నాయి అనుభావిక నియమాలు అంటే ప్రాసెస్ కంట్రోల్ నిపుణులు వాస్తవానికి వారి అనుభవం ద్వారా చేసారు అనేక అనుకరణ మరియు ప్రయోగాల ద్వారా వారు కొన్ని థంబ్ రూల్ లను ఇచ్చారు అంటే K చాలా విలువైనది మరియు M చాలా విలువైనది మరియు td చాలా విలువైనది అని మీరు కనుగొంటే మీరు P నియంత్రికను ఉపయోగిస్తుంటే ఈ గెయిన్ విలువను ఉపయోగించుకోండి మీరు PI నియంత్రిక ని ఉపయోగిస్తుంటే K యొక్క ఈ విలువ మరియు TI యొక్క ఈ విలువ ఉపయోగించండి కాబట్టి కొన్ని నియమాలు విశ్లేషణాత్మకంగా తీసుకోబడలేదు కాని అనుభవపూర్వకంగా ఉద్భవించాయి కాబట్టి అనుభవపూర్వకంగా అంటే ప్రయోగాల నుండి ప్రయోగాలు ద్వారా వాటిని కనుగొంటాము కానీ వాటిని వివరించలేము జిగ్లెర్ నికోలస్ చాలా ప్రసిద్ధ మైన నియమాలు కాబట్టి జిగ్లెర్ నికోలస్ ట్యూనింగ్ నియమం ప్రకారం మీరు ఈ ప్రయోగం చేస్తే మరియు మీరు PI కంట్రోలర్ను డిజైన్ చేస్తుంటే గెయిన్ Kp యొక్క విలువ ఇంత అయి ఉండాలి కాబట్టి మీరు td మరియు M పరంగా చూస్తే మరియు TI యొక్క విలువను td పరంగా ఇవ్వాలి ఇది జిగ్లెర్ నికోలస్ కనుగొన్నది ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రతిచోటా బాగా పనిచేయదు కాబట్టి వివిధ వ్యక్తులు వివిధ విషయాలు చెబుతారు కాబట్టి మనకు అనేక ఇతర రకాల నియమాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు కోహెన్కూన్ నియమం అని పిలువబడే మరొక నియమాన్ని మనం కలిగి ఉన్నాము ఇది ఇలా కనిపిస్తుంది కాబట్టి అవి అక్కడ చాలా సరళంగా ఉన్నాయని మీరు చూస్తారు జిగ్లెర్ నికోలస్ ఇలా అన్నారు KP ఇప్పుడు కోహన్ మరియు కూన్ వాస్తవానికి మరొక పదాన్ని జోడించి చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా మీరు చూస్తారు అతను ఈ td కాకుండా మరొక ఫాక్టర్ ని జోడిస్తున్నాడు కాబట్టి మీరు వివిధ రకాల ఎంపెరికల్ రూల్ లను ఇట్చినట్టు చూస్తారు మరియు మీరు వర్తింప చేయవచ్చు కాబట్టి వాస్తవానికి ఏమి జరుగుతుందో గ్రహించాలి వాస్తవానికి ఏమి జరగబోతోంది అని చెప్పాలి దీనిని చూడండి మీరు ఒక మంచి పరామితి కోసం శోధిస్తున్నారని KP td మరియు TI స్పేస్ లో చెప్పండి ఇప్పుడు పరామితి యొక్క నిజమైన ఉత్తమ విలువ వాస్తవానికి ఇక్కడ ఉందని అనుకుందాం కాబట్టి ఇప్పుడు మీరు సమగ్రంగా స్పేస్ ని శోధించవచ్చు మరియు చివరకు మీరు నిజంగానే పరామితి యొక్క ఉత్తమ విలువ అని గుర్తించగలరు ఇది చాలా ఖరీదైనది కాబట్టి ఆలోచన ఏమిటంటే మీరు సాధారణ నియమం ద్వారా శోధించగలిగితే మీరు నిజమైన సరైన విలువకు చాలా దగ్గరగా ఉండే విలువను గుర్తించగలిగితే అప్పుడు మీ శోధన సులభం అవుతుంది మీరు త్వరగా ఆప్టిమల్ కి చేరుకోవచ్చు ఈ జిగ్లెర్ నికోలస్ కోహెన్ మరియు కూన్ ఒక రకమైన నియమాలు వీటి యొక్క ప్రయోజనం మీకు లేకపోతే మీరు ఇక్కడ నుండి శోధించడం ప్రారంభించవచ్చు మరియు తరువాత చాలా కాలం శోధించిన తర్వాత మీరు ఇక్కడకు చేరుకోవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ నియమాలు సాధారణంగా అవి మీకు విలువలకు మొదటి అంచనాను ఇస్తాయి అనే స్ఫూర్తితో తీసుకోవాలి ఆపై మీరు మీ నియంత్రిక మంచి పారామితులను పొందగలిగేలా చేయడానికి మీరు మీ ప్రక్రియ కోసం కొంత మొత్తంలో ట్యూనింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ ఓపెన్ లూప్ ప్రాసెస్ యొక్క పూర్తి అంచనా ఏమిటంటే మీకు ఒకే ఒక ప్రయోగం అవసరం ఒక్కసారి స్టెప్ ఇన్పుట్ ఇవ్వండి మరియు విలువలను సేకరించండి ట్రయల్ అండ్ ఎర్రర్ అవసరం లేదు మరియు కొన్ని ప్రక్రియలకు లూప్ ఓపెన్ చేయబడదు ఒకటి ఇది పెద్ద సమస్య అంటే ఇక్కడ మనం ఓపెన్ లూప్ ప్రయోగం చేయాలనుకుంటున్నాము కొన్ని ప్రక్రియలు ఇప్పటికే క్లోజ్డ్ లూప్లో ఉన్నాయి మీరు వాటిని ఓపెన్ చేయలేరు లూప్ను తెరవడానికి మరియు ఓపెన్ లూప్ ప్రయోగం చేయడానికి ఎవరూ మిమ్మల్ని అనుమతించరు అలాంటి సందర్భాలలో ఇది వర్తించదు మరియు కొన్నిసార్లు ఈ స్లోప్ లను నిర్ణయించడం వంటివి వాస్తవానికి మీకు నాయిస్ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మీకు నాయిస్ ఉన్నప్పుడు సంఖ్యాపరంగా డేటా నుండి స్లోప్ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు మీరు కొన్ని అప్రాక్సీమేషన్ విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది మరియు చివరకు ఈ విధానం వాస్తవానికి ఓవర్ డామ్ప్డ్ ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది కానీ అండర్ డామ్ప్డ్ ప్రక్రియలకు కాదు అని గమనించండి కాబట్టి మీరు తీసుకున్న అండర్ డామ్ప్డ్ ఓపెన్ లూప్ డామ్ప్డ్ ప్రాసెస్ను ఉపయోగించలేరు మరియు ఈ విధానాన్ని ఉపయోగించాలి అయినప్పటికీ మీరు K Td మరియు M యొక్క విలువను కనుగొనగలుగుతారు కాబట్టి మనకు క్లోజ్డ్ లూప్ విధానం అవసరం మరియు క్లోజ్డ్ లూప్ విధానం ఇలా ఉంటుంది ఇది తప్పనిసరిగా పునరావృత ప్రక్రియ అంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ గా ఉంటుంది కాబట్టి ఇది ఏమిటంటే మొదట లూప్ను స్టడీ స్టేట్ లో పొందడం బహుశా లూప్ ఇప్పటికే స్టడీ స్టేట్ లో పనిచేస్తోంది అప్పుడు ఇంటిగ్రల్ మరియు డెరివేటివ్ మోడ్ల చర్యను తగ్గించండి ఆ ఇంటిగ్రెల్ మరియు డెరివేటివ్ గెయిన్ లను తగ్గించండి అవసరమైతే KP ని కూడా తగ్గించండి తద్వారా లూప్ స్టేబుల్ గా ఉంటుంది మీరు సెట్ పాయింట్లో స్టెప్ చేంజ్ చేస్తే ప్రాసెస్ లూప్ పెరుగుతుంది అది తగ్గుతుంది సైకిల్ డాంప్ అవుట్ అయితే మీరు PB ని తగ్గిస్తారు PB ని తగ్గించడం అంటే గెయిన్ పెరుగుతుంది కాబట్టి మీరు గెయిన్ పెంచుకుంటే మీ గెయిన్ మార్జిన్ తగ్గుతుంది అంటే ప్రక్రియ ఆసిలేషన్ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు తదుపరి సారి గెయిన్ తగ్గించినప్పుడు మీరు మరొక స్టెప్ ఇస్తారు కాబట్టి మీరు 3 వ స్టెప్ కు వెళ్లి ఆపై నెగటివ్ దిశ లో మరొక స్టెప్ చేంజ్ చేస్తారు కాబట్టి ఈ లూప్ ఎక్కువసేపు కొనసాగే అవకాశం ఉంది అయినప్పటికీ అది మళ్ళీ డాంప్ అవుట్ అయ్యి 3 వ స్టెప్ కు వెళ్లి ఆపై గెయిన్ కొద్దిగా తగ్గించి సెట్ పాయింట్లలో స్టెప్ చేంజ్ చేయాలి కాబట్టి లూప్ ఆసిలేట్ అయ్యేంత వరకు ఇలా చేయడం కొనసాగించండి కాన్స్టాంట్ పీరియడ్ మరియు ఆంప్లిట్యూడ్ కలిగిన మెసుర్మెంట్ సైకిల్ లలో ఈ పీరియడ్ T మరియు PB విలువను గుర్తించండి ప్లాంట్ ను ఆసిలేట్ చేసిన గెయిన్ ని అల్టిమేట్ గెయిన్ అంటారు కాబట్టి ఇప్పుడు మీకు రెండు విలువలు వచ్చాయి ఒకటి ఈ PB స్టార్ అను అల్టిమేట్ గెయిన్ మరియు మరొకటి T0 అను పీరియడ్ కాబట్టి ఇప్పుడు వీటి ఆధారంగా మళ్ళీ ఎంపెరికల్ ఫార్ములా లు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఉదాహరణకు జిగ్లెర్ నికోలస్ మీరు PB స్టార్ యొక్క నిర్దిష్ట విలువను కనుగొని T0 యొక్క నిర్దిష్ట విలువను కనుగొంటే PI నియంత్రణ కోసం ప్రపోర్షషనల్ బ్యాండ్ విలువను ఈ విలువకు 2 2 రెట్లు గా సెట్ చేసి Ti ని ఈ విలువగా సెట్ చేయండి మళ్ళీ పూర్తిగా అనుభావికమైనది ప్రయోగాల ద్వారా పిలువబడుతుంది అదేవిధంగా మరొక ప్రాసెస్ కంట్రోల్ నిపుణుడు షిన్స్కీ ఏమన్నారంటే ఈ రెండు గెయిన్ ల విలువలను ఎన్నుకోండి కాబట్టి స్పష్టంగా మీరు ఈ లక్షణాలలో తేడాను కలిగి ఉంటారు ఉదాహరణకు ఇక్కడ మీకు పెద్ద గెయిన్ ఉంది మరియు ఇక్కడ మీకు పెద్ద టైం కాన్స్టెంట్ కూడా ఉంది ఇక్కడ మీకు చిన్న గెయిన్ ఉంది మరియు మీకు ఇక్కడ చిన్న టైం కాన్స్టాంట్ ఉంది మీకు పెద్ద గెయిన్ ఉంది మీకు పెద్ద టైం పెద్ద గెయిన్ మరియు చిన్న టైం కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి మీరు వేర్వేరు లక్షణాలను పొందుతారు కాబట్టి ఈ క్లోజ్డ్ లూప్ పద్ధతుల అంచనా ఏమిటంటే కొంత ట్రయల్ మరియు ఎర్రర్ పద్ధతి అవసరం మరియు తరచూ పొందిన సెట్టింగులు అందువల్ల నేను పొందిన సెట్టింగులను మొదటి అంచనాలుగా పరిగణించవలసి ఉంటుందని మరియు దాని తరువాత మరింత ట్రయల్ మరియు ఎర్రర్గా పరిగణించబడాలని మీరు కొంచెం ట్యూన్ చేయాలనుకోవచ్చు మరియు మీరు ఇంకా మెరుగైన పనితీరును పొందుతున్నారో లేదో చూడవచ్చు అటువంటి విలువలను ఎన్నుకోవాలి ఇప్పుడు కొంతమందికి మీరు నిరంతరం PB ని పెంచడం ద్వారా లూప్ సైకిల్ చేయాలనుకున్నప్పుడు ఈ సైక్లింగ్ జరుగుతుంది అప్పుడు అక్కడ సైకిల్ యొక్క ఆంప్లిట్యూడ్ తగ్గుతుంది ఒక ప్రక్రియ ఆసిలేట్ అయినప్పుడు దాని సైక్లింగ్ ఆంప్లిట్యూడ్ మరియు పీరియడ్ వాస్తవానికి మీ నియంత్రణలో ఉండవు కాబట్టి ఇప్పుడు కానీ అది వినాశకరమైనది కావచ్చు ఎందుకంటే ఒక ప్రక్రియ చాలా పెద్ద ఆంప్లిట్యూడ్ తో సైకిల్ ను అనుమతించబడదు కాబట్టి మీరు ఏమి చేయబోతున్నారు కాబట్టి అలాంటి సందర్భంలో ఒక మంచి విధానం ఉంది ఈ విధంగా కంట్రోల్ లూప్ను సెటప్ చేయడంలో మీకు సాధారణ PID కంట్రోలర్ మరియు మీకు ఇక్కడ హిస్టెరిసిస్తో రిలే ఉందిఅంటే ఎర్రర్ పాజిటివ్ గా ఉంటే రిలే ఒక దిశలో మారుతుంది నెగటివ్ గా ఉంటే ఇతర దిశలో మారుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఈ రిలేల కారణంగా మీరు ఇప్పుడు స్విచ్ను అంటుకుని ఆపై ఈ రిలేతో ప్లాంట్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఏమి జరుగుతుంది అంటే రిలే నిరంతరం టోగుల్ అవుతుంది కాబట్టి రిలే మీకు ఆసిలేటింగ్ ఇన్పుట్ ను ఇస్తుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ప్లాంట్ వాస్తవానికి వెంటనే ఆసిలేట్ అవుతుంది అది ఆసిలేట్ అవడం ప్రారంభమవుతుంది అంటే ఎటువంటి ట్రయల్ మరియు ఎర్రర్ అవసరం లేదు మరియు రిలే యొక్క లక్షణాల ద్వారా ఆసిలేషన్ యొక్క ఆంప్లిట్యూడ్ ఇప్పుడు నియంత్రించబడుతుంది కాబట్టి ఇప్పుడు మీకు మంచి పరిస్థితి వచ్చింది తద్వారా ట్రయల్ మరియు ఎర్రర్ లేకుండా రిలే ద్వారా ఆసిలేషన్ ని నేరుగా ప్రేరేపించవచ్చు మరియు దాని ఆంప్లిట్యూడ్ ని నియంత్రించవచ్చు కాబట్టి మీరు చిన్న ఆసిలేషన్ ని ప్రేరేపిస్తారు మరియు తరువాత ఈ ఆసిలేషన్ యొక్క పీరియడ్ ని గమనించవచ్చు మరియు ఇది మారుతుంది అనాలిసిస్ ద్వారా దీనిని నాన్ లీనియర్ నియంత్రణలో డెస్కరైబింగ్ ఫంక్షన్ విశ్లేషణ అంటారు మీరు ఈ రకమైన నియంత్రించగల ఆంప్లిట్యూడ్ ఉన్న ఆసిలేషన్ ను కలిగి ఉంటే ఇది మరియు రిలే స్విచ్చింగ్స్ ఆంప్లిట్యూడ్ 2d అయితే క్లోజ్డ్ లూప్ ట్యూనింగ్ ఫార్ములాను వర్తింపజేయగలరని మీరు తెలుసుకోవాలనుకున్నఅల్టిమేట్ గెయిన్ ఈ ఫార్ములా ద్వారా ఇవ్వవచ్చు కాబట్టి మీరు ఇప్పటికీ అదే గెయిన్ PB ని కనుగొంటున్నారు కానీ ఇప్పుడు ఒక ప్రయోగాత్మక విధానాన్ని ఉపయోగిస్తున్నారు ఇది నియంత్రించదగిన ఆంప్లిట్యూడ్ యొక్క ఒక షాట్ వద్ద ఆసిలేషన్ ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది తద్వారా ఇది చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది మరియు మీరు గతంలో ఉన్న వాటిని సులభంగా వర్తింపజేయండి మరియు తరువాత గెయిన్ ని పొందండి PID కంట్రోలర్లో ప్రజలు దీన్ని వాణిజ్యపరంగా అమలు చేసారు తద్వారా ఈ ప్రక్రియను తిరిగి పొందాల్సిన అవసరం ఉందని ఆపరేటర్ భావిస్తున్నప్పుడల్లా ఆ ప్రక్రియను తొందరలో రిలేపైకి మార్చవచ్చు మరియు వెంటనే ఒక ఆసిలేషన్ సెటప్ చేయబడుతుంది మరియు తరువాత ఆసిలేషన్ యొక్క ఆంప్లిట్యూడ్ మరియు ఆసిలేషన్ యొక్క పీరియడ్ ని గమనించడం ద్వారా గెయిన్ లు చాలా త్వరగా సెటప్ చేయబడతాయి కాబట్టి ప్రత్యేక ప్రయోగం అవసరం లేదు ఆపై స్వయంచాలకంగా నియంత్రికను పుష్ బటన్ మార్చడం ద్వారా ట్యూన్ చేయవచ్చు కాబట్టి దీనిని ఆటో టూనింగ్ అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ మొత్తం ట్యూనింగ్ ప్రక్రియ స్వయంచాలకంగా ఉంది కాబట్టి ఇది మా పాఠం యొక్క ముగింపు మరియు మనం ప్రాథమికంగా నియంత్రణ లూప్ ల కోసం వివిధ పనితీరు ప్రమాణాల ను సమీక్షించాము ప్రాసెస్ మాడ్యూల్ ఓపెన్ లూప్ ప్లాంట్ మోడల్ మరియు రిఫరెన్స్ మోడల్ ఆధారంగా కంట్రోలర్ సెట్టింగుల ప్రత్యక్ష గణన యొక్క పద్ధతిని మనం చూశాము అప్పుడు మీరు ప్లాంట్ లో చేయగలిగే ఓపెన్ లూప్ మరియు క్లోజ్డ్ లూప్ ప్రయోగాలపై ఆధారపడిన కొన్ని ఎంపెరికల్ ట్యూనింగ్ రూల్ లను మనం కనుగొన్నాము చివరకు మనం ఆటో ట్యూనింగ్ అని పిలువబడే ఒక విధానాన్ని చూశాము అక్కడ మనం త్వరగా మరియు స్వయంచాలకంగా ఒక ప్రయోగం చేసి నియంత్రిక సెట్టింగులను కనుగొనగలిగాం కాబట్టి ఆలోచించవలసిన కొన్ని అంశాలు ఏమిటంటే మీరు P PI PID కంట్రోలర్లను ఏ పరిస్థితులలో ఉపయోగించాలో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు అన్ని సమాధానాలు ఈ ఉపన్యాసంలో మాత్రమే ఉన్నాయి మరియు మీ స్వంత ఉదాహరణలను అంటే ఆపై మీరు ఏ పరిస్థితులలో కనుగొనవచ్చో ఏ పరిస్థితులలో ప్రత్యక్ష సింథసిస్ విధానాన్ని అన్వయించవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ ప్రక్రియలలో మీరు వర్తింప చేయవచ్చో లేదో తెలుసుకోండి లేదా మీరు వర్తింప చేస్తే ఎందుకు చేయవచ్చు ఒకవేళ వర్తింప చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు అని అన్వయించండి మీరు క్లోజ్డ్ లూప్కు మరియు ఓపెన్ లూప్ పద్ధతి మధ్య రెండు ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను కూడా చెప్పవచ్చు చివరకు ఏ పరిస్థితిలో ఆటో ట్యూనింగ్ ఎలా సాధించబడుతుందో ఈ ఉపన్యాసంలో ఒక విధానం ఇప్పటికే ఇవ్వబడింది కాబట్టి మేము మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము